ఇప్పుడు నేను మన దేశంలోని అత్యాధునిక సౌకర్యాలు కలిగిన వర్చువల్ రియాలిటీ గారు మరియు మిగతా అధ్యాపకులు కలిపి అభివృద్ధి చేశాము కాబట్టి ప్రస్తుతం పారిశ్రామిక ఇంజనీరింగ్ విభాగం వ్యవస్థల అధిపతి మరియు ప్రయోగశాల యొక్క ప్రధాన డెవలపర్ గా ఉన్న ప్రొఫెసర్ జె మైతీని ఈ ప్రయోగశాలను కొన్ని గురించి కొన్ని పదాలు చెప్పమని అభ్యర్థిస్తున్నాను ప్రొఫెసర్ మిశ్రా ధన్యవాదాలు ఈ ప్రయోగశాల భద్రతా విశ్లేషణలు మరియు వర్చువల్ రియాలిటీ సహా కోసం రూపొందించబడింది పరిశ్రమలో ప్రమాదం సృష్టించలేము లేదా ప్రయోగాలు చేయలేము కాబట్టి మా అంతిమ లక్ష్యం పారిశ్రామిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మరియు వివిధ రకాల ప్రమాదాలు సృష్టించడానికి ఒక రకమైన సౌకర్యం మనకు ఉండాలి మరియు ఇది హై ఎండ్ కంప్యూటింగ్ కలిగి ఉంది ఇప్పుడు మనము ఈ ప్రత్యేకమైన ల్యాబ్ ను చూద్దాము ధన్యవాదాలు ప్రొఫెసర్ మైతి అనే విద్యార్థి ని మొదట మీకు పరిచయం చేస్తున్నాను ఈ ప్రత్యేక ప్రయోగశాల యొక్క మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ఇక్కడ మనకు ఉన్న ప్రధాన భాగాలు గురించి క్రాంతి ని చెప్పమని కోరుతున్నాను వివిధ రకాల ట్రాకింగ్ పరికరాలను ప్రాథమికంగా వర్చువల్ రియాలిటీ ప్రయోగాలకు ఉపయోగిస్తాము ఈ పరికరాలు అన్నీ కూడా ల్యాబ్ లో ఉన్నాయి మేము వివిధ రకాల డేటా గ్లౌజులను ను కలిగి ఉన్నాయి వినియోగదారు ఏమైనా కదలిక చేస్తుంటే వారికీ సంబంధించిన అన్ని వేలు కదలికలను మరియు సంబంధిత మణికట్టు కదలికలను సంగ్రహిస్తుంది ఇక్కడ ఎలాంటి సెన్సార్లు అదేవిధంగా మేము ఈ హ్యాండ్ ట్రాకర్ చేయవలెనుహ్యాండ్ ట్రాకర్ మీ మణికట్టు మీద ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా నిర్దిష్ట వస్తువును కదిలిస్తారో మీరు అపుడు ఆ వస్తువును ఏ శక్తితో బంధిస్తున్నారో దాన్ని సంగ్రహించవచ్చు మీరు ఏ విధముగా మీ చేతులు కదిలిస్తారు అదేవిధంగా దీని సంగ్రహించ బడుతుంది అంతే కాకుండా మేము ఒక నిర్దిష్ట హెడ్ ట్రాకర్ను కలిగి ఉన్నాము కాబట్టి నేను అది ఏమి చేస్తుందో HMD తో పాటు ఈ హెడ్ ట్రాకర్ను ఎలా ఉపయోగించాలో మీకు చూపిస్తాను HMD ని ఉపయోగిస్తున్నప్పుడు ఈ HMD లోపల మీరు నిజంగా వాస్తవానికి ఆ వాతావరణంలో ఎలా మునిగిపోయారో అనుభూతి ఊహించగలరు మీరు ఎప్పుడైతే ఈ యొక్క వాతావరణంలో నడుస్తూ మీ తలని వేర్వేరు దిశల్లో కదిలిస్తున్నప్పుడు హెడ్ ట్రాకర్ మీ తల కదలికను ట్రాక్ చేయడంలో మీకు సహాయం చేస్తుంది ఇవన్నీ కూడా వర్చువల్ రియాలిటీ కోసం ఉపయోగించే ప్రాథమిక పరికరాలు ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రధాన వర్చువల్ రియాలిటీ పరికరం ఈ పరికరం ద్వారా లీనమయ్యే అనుభూతిని రూపొందగలరు ఈ ప్రత్యేకమైన HMD ధరించేటప్పుడు మీరు బయట ఏదైనా చూడవలసిన అవసరం లేదని మీకు తెలుస్తుంది మీరు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ లో ప్రతిదీ ఏ విధముగా అభివృద్ధి చేశారు అనేది మీరు చూడవచ్చు మరియు అనుభూతి చెందవచ్చు మీరు లోపలికి నడుస్తున్నప్పుడల్లా దాని లోపల తావరణంలో మునిగిపోయారని చూడవచ్చు మరియు అనుభూతి చెందవచ్చు ఇది కాకుండా మనకు కంటి ట్రాకర్ ఉంది కాబట్టి ఇవి ప్రాథమికంగా ప్రయోజనం కోసం పరిస్థితుల అవగాహన చేసుకోవడానికి ఉపయోగించబడతాయి ఇది ఇప్పుడు మార్కెటింగ్ పరిశోధనలోలో ఉంది మీరు దీన్ని ధరించినప్పుడు మీ కన్ను కదలికలను పట్టుకోగలదు మరియు అది ఒక ప్రత్యేక కంప్యూటర్ తో అనుసంధానించబడుతుంది కాబట్టి మీ చూపు దిశ ఎక్కడ ఉందో మీరు అనుభూతిచంద గలుగుతారు ముఖ్యంగా aభద్రతా డొమైన్ ఉన్న పరికరాలు ధన్యవాదాలు క్రాంతి మీరు వర్చువల్ రియాలిటీలో మరియు మరింత ప్రత్యేకంగా ప్రయోగశాల ఆసక్తికరం గా ఉన్నది కాబట్టి వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ చాలా విస్తృతమైనది ఇది ప్రధానంగా మైనింగ్ పరిశ్రమలో ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ లో మరియు తయారీ పరిశ్రమ లో ఉపయోగించబడుతుంది భూగర్భ బొగ్గు మైనర్లు శిక్షణ కోసం మైనింగ్ పరిశ్రమలో ఉపయోగిస్తారు వర్చువల్ రియాలిటీ అనేది భూగర్భ బొగ్గు గనుల లోపల కి వెళ్ళేటపుడు వారు ఎదుర్కోబోయే విషయాల గురించి ఇది తెలియజేస్తుంది అదేవిధంగా ఒక సర్జన్ ఒక నిర్దిష్ట రోగికి ఆపరేషన్ చేయబోతున్నట్లయితే మీరు వర్చువల్ రియాలిటీ ఏ విధముగా అధిగమించాలో తెలుస్తుంది చాలా అద్భుతం దయచేసి మీరు ఏ ఏ సందర్భంలో వర్చువల్ రియాలిటీ పయోగించారు మాకు తెలియజేయండి ముఖ్యముగా మీరు ఉపయోగించిన సందర్భం తెలియజేయండి మేము వాటిని తెర పై చూడవచ్చు మేము ప్రస్తుతం ప్రమాద అభివృద్ధి సందర్భం లో పని చేస్తున్నాము కాబట్టి మేము ఫ్యాక్టరీ సిమ్యులేషన్ అభివృద్ధి చేసాము మేము ఫ్యాక్టరీ సిమ్యులేషన్ కొన్ని ప్రమాద పరిస్థితులను కల్పించాము మేము ఒక నిర్దిష్ట వ్యవధిలో ప్రమాద పరిస్థితులు ఉన్నా వర్క్ ప్లేస్ ను అభివృద్ధి చేసాము ఇప్పుడు నేను మిమ్మల్ని అక్కడికి తీసుకు వెళతాను మీరు ఆ పరిస్థితులు చూడవచ్చు మేము ఈ 3D ని అభివృద్ధి చేయడానికి కొన్ని నిర్దిష్ట డేటా నమూనాలు ను సేకరించాము మొదటి దశలో మేము 3 డి మోడళ్లను అభివృద్ధి చేసాము సాఫ్ట్వేర్నూ 3D మోడలింగ్ కోసం ఉపయోగించాము తరువాత మేము 3 డి మోడలింగ్ ఆకృతిపై దృష్టి పెట్టాము ఎందుకంటే ఆకృతి అనేది 3D మోడళ్ల యొక్క నిజమైన అనుభూతి ఇస్తుంది ఎందుకంటే నిజమైన వర్చువల్ వర్చువల్ రియాలిటీలో రియాలిటీ ఒకదానికొకటి అనుసరిస్తాయి కాబట్టి మనము ప్రత్యేకమైన వస్తువులకు ప్రత్యేకమైన ఆకృతులను ఇవ్వవలెము మేము ఇవ్వాలి అవాస్తవ గేమ్ ఇంజిన్ మోడళ్లను దిగుమతి చేసుకున్నాము ఇప్పుడు మా ఆపరేషన్అవసరానికి అనుగుణంగా మేము వివిధ రకాలైన ప్రమాద దృశ్యాలు మరియు వివిధ రకాల అనుకరణ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు ఈ ప్రత్యేక వాతావరణంలో వాటిని సృష్టించాము ఇప్పటివరకు మీరు మేము చేస్తున్న ప్రాజెక్ట్ యొక్క పూర్తి ప్రదర్శన చూశారు క్రాంతి నేను నిన్ను అడుగుతున్నాను ఈ హెచ్ఎండి మీరు చేయగలిగేది ఏమిటంటే మీరు ఈ పూర్తి వాతావరణాన్ని డెస్క్టాప్లో సమాంతరంగా చూడవచ్చు మీరు ఈ పూర్తి వాతావరణాన్ని VR లో చూడవచ్చు డెస్క్టాప్ VR లో మీరు దాని అనుభూతి అనుభవించలేరు కాని మీరు అ ప్రొజెక్షన్ VR లో దాని అనుభూతి లో లీనమవ్వచ్చు లో రూపకల్పన చేయబడిన భిన్నమైన పరికరాలు ఉన్నాయి అని చూడగలను ఆపరేటర్వ్యవహరిస్తాను ఇది చాలా బాగుంది క్రాంతి ధన్యవాదాలు వర్చువల్ రియాలిటీ ఆరోగ్య సంరక్షణ కొరకు శస్త్రచికిత్స చేయటానికి ముందే వైద్యులు ప్రాక్టీస్ చేయవచ్చు ధన్యవాదాలు క్రాంతి VR గురించి మనం తెలుసుకోవలసినది ఇంకేమైనా ఉందా అని ప్రొఫెసర్ మైటిని ఇప్పుడు అడుగుతాను అవును ఈ వీఆర్ సౌకర్యం ఒక ప్రత్యేకమైనది క్రాంతికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను ఎందుకంటే చిఅతను వి ఆర్ ద్వారా అంచనా వెయ్యవచ్చు ప్రొజెక్టర్ లో సమితి ద్వారా బాగా అంచనా వేయవచ్చు కానీ మన దగ్గర ఒక్క ప్రాజెక్టు ఏ ఉన్నది మొదట ఇమేజ్ జనరేషన్ వస్తుంది తరువాత పరిశ్రమ వాతావరణం లేదా వాస్తవ వాతావరణం సృష్టించబడుతుంది ఇది ఒక భాగం మరియు మిగతా భాగములు మరియు పని చేసే ఇతర విషయాలు అనుకరుణించడం తరువాత వినియోగదారు ఎలా ఇంటర్ఫేస్ చేయాలి క్రాంతి ఇప్పటికే మనకు చూపించిన విధముగా చాలా పరికరాలు మన వద్ద ఉన్నాయి అవి ప్రధానంగా చేతి తొడుగులు తల మరియు చేతి ట్రాకర్ ఉపయోగించి వాతావరణంలో ఏ విధంగా ఉన్నాము అని మనకు తెలుసు ఆపై మీరు ప్రత్యేకంగా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏ రకమైన పనులు చేయాలనుకుంటున్నారు చెయ్యండి అప్లికేషన్ కోణం నుండి నేను మీకు చెప్పగలిగేది ఇది చాలా అపారమైనది మేము ప్రమాద ప్రయోగ మోడలింగ్ అనేది ఉత్పత్తి అభివృద్ధి రంగం మరియు వైద్య రంగం అతని లేదా ఆమె శిక్షణా కోణం నుండి ప్రాథమికంగా విమానం విమానం నడుపుతున్న పైలట్ హింసాత్మక వాయువు మైనింగ్ రసాయన ఉక్కు తయారీ వంటి ప్రమాదకర వ్యవస్థలు అంతే కాకుండా సముద్రం క్రింద ఏదో పని చేయడం లేదా అభివృద్ధి చేయడం అంటే నీటి కింద అర్థం ఇలాంటి చాలా ఉన్నాయి అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మన వద్ద ఇప్పటికే ఉన్నసమాచారం కి సమాచారాన్ని జోడించినందుకు ప్రొఫెసర్ మైటీకి ధన్యవాదాలు వర్చువల్ రియాలిటీ యొక్క ఉపయోగం అపారమైనది ఈ వర్చువల్ రియాలిటీ ను వేరు వేరు ప్రయోజనాలకు వాడతారు మొదట విమానాలు నడిపే పైలట్ల శిక్షణ కొరకు భూగర్భ మైనింగ్ బొగ్గు మైనింగ్ లేదా ఇతర రకాల మైనింగ్ కొరకు వాడుతున్నారు నీటి అడుగున పని చేయుట అధిక ప్రమాదకర ఈ పరిస్థితుల్లో పనిచేయుట ఎత్తులో పని చేసే పరిస్థితి అనేవి కూడా చేయవచ్చు మరియు అగ్నిమాపక భద్రతా కార్మికులకు శిక్షణ వంటి వాటికి కూడా ఈ వర్చువల్ రియాలిటీ ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా డ్రైవింగ్ లో ముఖ్యముగా రోడ్డు డ్రైవింగ్ ట్రైన్ డ్రైవింగ్ లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు మరియు ఇప్పటివరకూ పరిశ్రమను బట్టి నిర్దిష్ట రకమైన సమస్య కు ఈ యొక్క వర్చువల్ రియాలిటీ పరిస్థితి సృష్టిస్తున్నారు వర్చువల్ రియాలిటీ ను పరిశ్రమలో చాలా విధాలుగా వాడతారు ముఖ్యముగా ఇండస్ట్రీ 4 ఇండస్ట్రీ 4 0 కలిగి ఉన్నది ఇంతటితో నేను ప్రొఫెసర్ మైతి మరియు మిస్టర్ క్రాంతికి మరోసారి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనము VR లో ఉపయోగించే చాలా ఉత్తేజకర పరికరమైన త్రీడీ లేజర్ స్కానర్ ఉంది ఇప్పుడు ఆ పరికరము మన ముందు ఉన్నది ఇప్పుడు నేను క్రాంతి మరియు అవి దేవ్ ఆ యొక్క పరికరం గురించి వివరించమని మరియు అది ఏవిధంగా పనిచేస్తుందని అడగాలి అని అనుకుంటున్నాను ఇది డిజిటైజ్సింగ్ లేజర్ స్కానింగ్ పరికరము అని అంటాను ఇది ఏమి చేస్తుందో తెలుసా మనకు ఎలాంటి 3D మోడల్ లేదా 2D డ్రాయింగ్ లేకపోతే ఇది పర్యావరణ డేటాని సంగ్రహిస్తుంది మనము 3D లేజర్ స్కానింగ్ ద్వారా డిజిటలైజ్డ్ ఫారమ్ను సంగ్రహిస్తాము మేము నేరుగా 3D మోడల్స్ లేదా ఏ రకమైన వర్గాన్ని పొందగలము ఇది మనము ఎక్కడైనా సరే పెట్టి సులభముగా 3డి డాటా ని పొందవచ్చు పునరుత్పత్తికి ఉపయోగించే ఏ రకమైన మోడల్ అయినా ఏ ఎన్విరాన్మెంట్ లో అయినా దీనిని ఉపయోగించవచ్చు ఇలా ఉపయోగించుకోవడం అనేది దీని యొక్క ప్రాముఖ్యత మీరు మోడల్ చేయాలనుకుంటున్న మీ ప్రదేశంలో మీరు సంక్లిష్టమైన లేదా క్లిష్టమైన ఆకృతులను కలిగి ఉండి దానిని ఏ విధముగా మోడల్ చెయ్యటానికి సరైన దాటా లభించకపోతే ఇప్పుడు మీరు ఈ పరికరాన్ని తీసుకుని మీ యొక్క పని ప్రదేశంలో 500 లేదా 600 వందలు మీటర్ పరిధిలో ఉంచవలెను చివరికి పాయింట్ మేఘాలు సాఫ్ట్వేర్ ద్వారా అనుసంధానించబడి 3D మోడల్గా అవుట్పుట్ ఇస్తుంది 3 డి మోడలింగ్ సాఫ్ట్వేర్కు ఎక్కువ సమయం ఇవ్వడం మరియు 3 డిని అభివృద్ధి చేయడం బదులు మనము వీటిని నేరుగా ఉపయోగించి 3D మోడళ్లను తుది ఉత్పత్తిగా పొందవచ్చు చాలా ధన్యవాదాలు ప్రాథమికంగావాస్తవ పారిశ్రామిక వాతావరణాన్ని సృష్టించడానికి 3D మోడలింగ్ ఏ అవసరమైన VR మోడళ్ల కావాలి అనేదాని గురించి తెలుసుకున్నాము మేము ఈ పరికరాన్ని ఉపయోగించి 3D మోడల్ను మూడు పాయింట్ మేఘాలను పొంది ఆపై సాఫ్ట్వేర్ ద్వారా లేదా ప్రోగ్రామ్ ద్వారా 3D వాతావరణాన్ని సహాయముతో నేరుగా VR వ్యవస్థను ఉపయోగిస్తాము ఇప్పటివరకు మీరు సరి అయినా వర్చువల్ రియాలిటీ ను చూశారు ధన్యవాదాలు